కాబట్టి తరువాత ఏమిటి అంటే మనం కొన్ని ఉదాహరణలు తీసుకుందాం తదుపరి లెక్కించడంఇది ఉదాహరణ 2 దీనికి మీరు భూమి యొక్క ప్రభావాన్ని తీసుకొని మరియు తీసుకోకుండా కెపాసిటెన్స్ టు న్యూట్రల్ పర్ కిలోమీటర్ లెక్కించండి కండక్టర్ యొక్క వ్యాసార్థం వచ్చి 0 01 మీటర్లు అది 3 5 మీటర్ల దూరంలో ఉంచబడింది మరియు భూమికి ఎనిమిది మీటర్లు పైన ఉంది భూమి యొక్క ప్రభావాన్ని తీసుకొని మరియు తీసుకోకుండా ఫలితాన్ని కూడా పోల్చండి ఇక్కడ మీరు పిలువబడిన కాంటాక్టర్ కాన్ఫిగరేషన్ గీయనవసరం లేదు కనుక మీరు సమీకరణం 44 ను వర్తింపజేస్తారు కాబట్టి అది ప్రాథమికంగా C12 0 0121log Dr1D24h212 C12 0 0121 మీద log డివైడెడ్ బై log Dr1D24h212మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ r వచ్చి 0 01 మీటర్లుగా ఇవ్వబడింది d కూడా ఇవ్వబడిందిఆ అంతరం వచ్చి 3 5 మీటర్లు మరియు ఎత్తు వచ్చి 8 మీటర్లు అనగా అది భూమి నుంచి కండక్టర్ ఎత్తు ఇది కూడా ఇచ్చేశారు కనుక ఇక్కడ నేను C12 ను C12 ఎర్త్ గా రాస్తున్నాను ఎందువలన అంటే మనం ఇక్కడ భూమి యొక్క ప్రభావం పరిగణలోకి తీసుకున్నాము కాబట్టి కనుక 0 0121log 3 5 ఇదే మీ d తరువాత r 0 01బ్రాకెట్ 1 ప్లస్ 3 52 డివైడెడ్ బై మీ 4 ఇన్ టూ h 8 స్క్వేర్ టు ద పవర్ హాఫ్ ఇది యదార్థంగా ఎంత వస్తుంది అంటే 0 00477 మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ మరియు అది ఒకవేళ మీ C1 నుంచి 2 అంటే అది రెండు కండక్టర్ ల మధ్య ఉన్నట్లయితేకానీ ఒకవేళ న్యూట్రల్ C1 భూమిC2 భూమి దేనికి సమానం అంటే 2 C12 ఈ సూత్రాన్ని మీరు ఇంతకు మునుపే చూశారు C1n C2n 2 C12 కానీ ఈ భూమి యొక్క ప్రభావాన్ని పరిగణలోకి తీసుకున్నాము కనుక అందువలన C1n బ్రాకెట్ ని ఎలా రాస్తున్నానంటే భూమి C అనేది దేనికి సమానం అంటే C2n మరియు బ్రాకెట్లో ఏమి రాస్తున్నాము అంటే భూమి అనేది 2 C12 భూమికి సమానంగా కనుక ఇది C12 విలువ కాబట్టి అది రెండు చేత పెంచబడుతుంది కనుక అది 0 00955 మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ ఇది భూమి యొక్క ప్రభావాన్ని పరిగణలోకి తీసుకున్నపుడు వచ్చిన విలువ ఇప్పుడు భూమి యొక్క ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోకుండా లైన్ టు న్యూట్రల్ కెపాసిటెన్స్ ను కనుగొనడానికి సమీకరణం 10 ని వర్తింప చేయండిఇది మనం ఇంతకుముందు సాధించాం కాబట్టి C1n C2n 2 C12 0 0242log Dr కావున మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ d అనేది 3 5మీటర్లుగా తెలుసు r అనేది 0 01మీటర్లు అవునా కాబట్టి మీకు 0 00951మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ వస్తుంది అందువలన మీరు C1n ఎర్త్ డివైడెడ్ బై C1n నిష్పత్తి తీసుకోండి కనుక మీకు C1n ఎర్త్ 0 0955 వచ్చింది అందువలన ఎప్పుడైతే మీరు ఆ నిష్పత్తి తీసుకుంటారో అది ఎంత వస్తుంది అంటే 1 0042 దీని అర్థం ఏమిటంటే భూమి ఉనికి కెపాసిటెన్స్ను 0 42 శాతం మాత్రమే పెంచుతుందిఇది చాలా తక్కువ అంటే భూమి ఉనికి ఉండడం వలన కెపాసిటెన్స్ను పెంచుతుందిఆ పెరిగిన దానిని మనం నిర్లక్ష్యం చేయవచ్చు కంప్యూటింగ్ కెపాసిటెన్స్ కోసం అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఆ భూమి ప్రభావాన్ని విస్మరించవచ్చు త్రీ ఫేజ్ కి కూడా ఇలాంటి ఫలితాలను కనుగొంటారు అది మీ ఇష్టం నేను మీకు అది ఇచ్చాను దానిని మీరు సాధించాలి తర్వాత మీరు ఉదాహరణ 3 కి రండి కాబట్టి ఆ విషయంలో మీరు చిత్రం 11 లో చూపించిన విధంగా 200 కిలోమీటర్ల పొడవు మార్పిడి చెందిన డబల్ సర్క్యూట్ త్రీ ఫేజ్ లైన్ కు కెపాసిటెన్స్ మరియు ఛార్జింగ్ కరెంట్ కనుగొనండి చిత్రం 11 లో చూసినట్లయితే లైన్ 220 KV వద్ద పనిచేస్తుంది మరియు కండక్టర్ యొక్క వ్యాసార్థం వచ్చి రెండు సెంటీమీటర్లు గా ఇచ్చారు లైన్ అనేది పారదర్శకంగా ఉంటుందని కూడా ఇచ్చారు కాబట్టి ఇది కాన్ఫిగరేషన్ ఇప్పుడే మనం ఈ వ్యక్తీకరణలను అన్ని కూడా సాధించాము త్రీ ఫేజ్ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్పోస్ లైన్ కు అదే గణిత వ్యక్తీకరణ మనము ఉపయోగిస్తాము కనుక d1 అనేది 7 5 మీటర్లుగా ఇచ్చేశారుd4 అనేది 9 మీటర్లుగా ఇచ్చేశారు ఇక్కడ నేను చేయడానికి ప్రయత్నిస్తే అది చాలా వికృతంగా మారుతుంది మరియు r 0 02 మీటర్లు ఈ దూరాలన్ని కూడా ఇచ్చేశారు మరియు ఈ దూరం అనగా ఈ ఎత్తు ఇక్కడి నుంచి ఇక్కడకు నాలుగు మీటర్లు ఇచ్చేశారుఇక్కడ నుంచి ఇక్కడకు కూడా 4 మీటర్లు మరియు ఇక్కడ నుంచి ఇక్కడకు కూడా 4 మీటర్లు కాబట్టి తదనుగుణంగా మీరు అన్ని ఇతర దూరాలను లెక్కించాలి కాబట్టి ఒకవేళ మనం సమీకరణం 35 ను వర్తింపచేసినట్లయితే అది వచ్చి Can 0 0242log DeqDs మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ ఇది యదార్థంగా సమీకరణం 35 నుంచి వస్తుంది కనుక d1 అనేది 7 5 మీటర్లు గా ఇచ్చారు తర్వాత d2 428 కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ కూడా మీ d2 కనుగొనండి కనుక ఈ ఎత్తు వచ్చి 4 మరియు d4 అనేది 9 మీటర్లు గా ఇచ్చారు కాబట్టి దాని నుంచి మీరు మీ d2 కనుగొనండి నా ఉద్దేశం ఏమిటంటే దానిని ఇలా తీసుకోండి అనగా లంబకోణ త్రిభుజం గా మరియు ఆ తర్వాత దూరాన్ని లెక్కించండి 168 మీటర్లు ఈ విషయాలన్నీ కూడా నేను ఇంతకుమునుపే మీకు చెప్పాను కాబట్టి మళ్లీ మళ్లీ చెప్పనవసరం లేదు అందువలన నేను ఇక్కడ 0 25 ఎలా వచ్చిందో చెప్పడం లేదు కనుక ఇది మీరు చేసేదే కాబట్టి d1 7 5 మీటర్లు ఇచ్చారు మరియు d4 9 మీటర్లు ఇచ్చారు ఈ ఎత్తు వచ్చి నాలుగు మీటర్లు వీటన్నింటి నుంచి మీరు సులభంగా d2 కనుగొనవచ్చు సరేనా కనుక తర్వాత వచ్చి d3 అదే విధముగా d3 వచ్చి 827 అది ఎంత వస్తుంది అంటే 10 965 మీటర్లుd4 అనేది 9 మీటర్లు గా ఇచ్చారుd5 అనేది ఎనిమిది మీటర్లు ఎందువలన అంటే ఇది నిలువు ఎత్తు కనుక ఇక్కడ అది4 ప్లస్ 4 8 మీటర్లు మరియు అదేవిధంగా d ను లెక్కించండి ఇక్కడ d అనేవి రెండూ సమానమే కానీ మీరు ఇక్కడ d ను లెక్కించండి అది 4 07 మీటర్లు గా వస్తుంది కనుక మొదటి మీరు ఈ దూరాలను అన్ని లెక్కించండి కాబట్టి సమీకరణం 38 నుండి మనం ఏం చూశాము అంటే Deq D13d213d116d516 కనుక ఈ అన్ని విలువలను ప్రత్యామ్న్యాయం చేయండి కాబట్టి మీకు ఏమి వస్తుంది అంటే Deq 6 అదే విధముగా సమీకరణం 39 నుండి మనం ఇంతకు ముందే సాధించాం అది Ds r12d313d416 rd3 మరియు d4 లను ఇక్కడ ప్రత్యామ్న్యాయం చేయండి కాబట్టి 0 021210 96513916మీటర్లు ఇది Ds 0 453 మీటర్లుగా ఇస్తుంది ఇప్పుడు Can వచ్చి ఆ సూత్రం అనగా 0 0242log 6 453 మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ అది వచ్చి దేనికి సమానం అంటే 0 02078 0 0242log 6 453 మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ ఇప్పుడు లైను యొక్క పొడవు వచ్చి 200 కిలోమీటర్లు గా ఇచ్చారు అందువలన Can మొత్తం వచ్చి 0 02078 దీనిని రెండు వందల తో పెంచితే అది వచ్చి 4 157 మైక్రో ఫరాడ్ ఇప్పుడు మాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జింగ్ కరెంట్ అనగా |Ichrg| వచ్చి దేనికి సమానం అంటే ω Can VLine to Line కెపాసిటర్ వచ్చి మీ ఫేజ్ టు న్యూట్రల్ కాబట్టి ఓల్టేజ్ కూడా లైన్ టు న్యూట్రల్ మాగ్నిట్యూడ్ గా తీసుకున్నాం కనుక సాధారణంగా లైన్ టు న్యూట్రల్ వోల్టేజ్ వచ్చి Van కోణం 0 డిగ్రీలు Van అనేది రిఫెరల్ మోడ్ ఆఫ్ Van వచ్చి దేనికి సమానం అంటే 2203KV ఎందువలన అంటే ఇది 220 కిలో వోల్ట్ లైన్ కాబట్టి అది లైన్ టు న్యూట్రల్ వోల్టేజ్ అందువలన మాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జింగ్ కరెంట్ వచ్చి దేనికి సమానం అంటే 2πf ω2πf 50 హెర్ట్జ్ వ్యవస్థ ఇంటూ 4 157 10 6 మైక్రో ఫరాడ్ అందువలన అది 10 6 ఫరాడ్ ఇంటూ 2203కిలో ఆంపియర్ పర్ ఫేజ్ అంటే చార్జింగ్ కరెంట్ I అనగా మాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జింగ్ కరెంటు వచ్చి 0 1658 కిలో ఆంపియర్ పర్ ఫేజ్ అంటే యదార్ధంగా ఛార్జింగ్ కరెంట్ అనేది చిన్నదిగా ఉండదు అది వచ్చి దేనికి సమానం అంటే 0 1658 కిలో ఆంపియర్ పర్ ఫేజ్ అనగా 165 8 ఆంపియర్ పర్ ఫేజ్ కనుక ఈ విధంగా మనం చార్జింగ్ కరెంటును లెక్కించాలి సరేనా ఇప్పుడు తరువాత మనకు వేరే భిన్నమైన కాన్ఫిగరేషన్ ఉంది కనుక ఇది చిత్రము 12 చిత్రము 12 ఏమి చూపిస్తుంది అంటే బండిల్ సింగిల్ ఫేజ్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క కండక్టర్ కాన్ఫిగరేషన్ ను లైన్ అనేది 132 KV మరియు 50 హెర్ట్జ్ వద్ద పని చేస్తుంది కాబట్టి ఇది 132 KV లైన్ రెండు వైపులా ప్రతి కండక్టర్ యొక్క వ్యాసార్థం వచ్చి 0 67సెంటీమీటర్లు గా ఇచ్చారు ఇక్కడ కూడా వ్యాసార్థం 0 67ఈ వైపు కూడా లైన్ మరియు కెపాసిటెన్స్ యొక్క సమాన ప్రాతినిధ్యాన్ని కనుగొనండి లైన్ మధ్య మీరు సమానమైన ప్రాతినిధ్యంతో పాటు లైన్ యొక్క కెపాసిటెన్స్ను కనుగొనాలి ఇది వాస్తవానికి సమబాహు త్రిభుజం ఎందువలన అంటే d d d అన్ని దూరాలు సమానం కాబట్టి కనుక ఇది సమబాహు త్రిభుజం మరియు ఇది క్షితిజ సమాంతర అంతరం ఈ విషయంలో అది క్యాపిటల్ D కాబట్టి ఇది d అంటే a2 ఈ విషయం మీకు చెప్తాను ఇక్కడ అనగా ఫేజ్ a లో మూడు కండక్టర్ లు ఉన్నాయి కాబట్టి బండిల్ కండక్టర్ కనుక a1 a2 a3 ఇక్కడ మూడు కండక్టర్లు ఉన్నాయి క్షితిజ సమాంతర అంతరం b1 b2 b3 లు ఉన్నాయి మరియు a2 b1 ల మధ్య దూరం అనగా ఇక్కడ నుంచి ఇక్కడకు D గా ఇవ్వబడింది కాబట్టి ఈ దూరం వచ్చి D 6 మీటర్లుగా ఇవ్వబడింది ఇక్కడ నేను సంఖ్యాపరంగా ఏమి రాయలేదు కానీ D అనేది ఆరు మీటర్లుగా ఇవ్వబడింది మరియు d అనేది దేనికి సమానం అంటే 0 1మీటర్లు ఇది కూడా ఇచ్చారు మరియు r 0 67 సెంటిమీటర్లు అనగా 0 0067 మీటర్లు ఇదే ఈ వైపు కండక్టర్ యొక్క వ్యాసార్థం తరువాత మీరు h అనేది దేనికి సమానమో కనుగొనాలి కాబట్టి యదార్ధంగా మీకు కావలసినది ఇదే కనుక దానిని మీరు కనుగొన్నట్లు అయితేమీరు ఎలా కనుగొంటారు అంటే రూట్ ఓవర్ అది 0 12 - 0 052 ఎందువలన అంటే d అనేది 0 1మీటర్లు కాబట్టి నిలువు గీత గీయండి ఆ నిలువు గీత మీ h అవుతుంది కాబట్టి h అనేది దేనికి సమానం అంటే రూట్ ఓవర్ ఈ దూరం స్క్వేర్ d2 మైనస్ d22 కనుక 0 12 మైనస్ రూట్ ఓవర్ 0 052 వచ్చి దేనికి సమానం అంటే 0 0866 మీటర్లు కాబట్టి ఇదే మీ h తరువాత మీరు కనుగొనాల్సినది DSA మరియు DSB నా ఉద్దేశం ఈ వైపు యొక్క సెల్ఫ్ GMD ఇది లైన్ b కు కాబట్టి ఈ వైపు మీరు కనుగొనాలి కాబట్టి యదార్ధంగా అది వచ్చి a దాని కాన్ఫిగరేషన్ వచ్చి సిరీస్ సమబాహు త్రిభుజం కనుక మీ DSA అనేది యదార్ధంగా దీనికి వచ్చి 13 దీనిని మీరు పరిగణనలోకి తీసుకోకూడదు ఎందువలన అంటే అది సమరూప అంతరం ఒక సమబాహు త్రిభుజం ఒక కండక్టర్ను మీరు అలా చేయండి ఒకవేళ సాధారణంగా ఆ కండక్టర్ ని మీరు పరిగణలోకి తీసుకున్నట్లయితే అది వచ్చి da1a1 da1a2 da1a3 కాబట్టి da1a1 అనేది r మరియు da1a3 అనేది d మరియు ఇది కూడా d కనుక 13 ఎందువలన అంటే మూడు దూరాలు కాబట్టి కావున అది వచ్చి యధార్ధముగా DSA కనుక ఇక్కడ సమానంగా ఉంటుంది అందువలన మీరు చివరకు 19 తీసుకున్నారు అందువలన అది చివరకు 13 అవుతుంది అది 0 0670067 0 9213 కాబట్టి 0 0406 మీటర్లు సరేనా అదే విధముగా మీరు ఏది తీసుకున్నప్పటికీ దీనికి కూడా అది DSB అవుతుంది కనుక ఒకవేళ మీరు DSB తీసుకున్నట్లయితే అది వచ్చి db1 db11 ఇన్ టూ మీ db12 db1 మీరు ఇతర రెండింటి కోసం పునరావృతం చేస్తే కూడా అదే ఉంటుంది కాబట్టి నేరుగా మీరు ఏమి రాయవచ్చు అంటే క్షమించండి మీరు ఎప్పుడైతే V1 V2 పరిగణలోకి తీసుకుంటారో మరొకటి వచ్చి r d r ఇన్ టూ d ఇన్ టూ 2 d అదే విధముగా క్షమించండి ఇది మీ DSB కనుక dbb ని పరిగణలోకి తీసుకున్నట్లయితే db1 మీ b2 bb1 b1b1 బదులుగా అది r తరువాత b1 టు b2 ఇన్ టూ d మరియు b1 టు b3 అది వచ్చి2d సరేనా ఇది ఒకటి తరువాత మీరు మధ్య కండక్టర్కు వచ్చినట్లయితే అది db2b2 అనగా r మరియు db2b1 d db2b3 కూడా d అదేవిధంగా మీరు దీనికి వచ్చినట్లయితే అదికూడా సమానమే కనుక అది r d 2d19 ఎందువలన అంటే 3 3 3 అంతా కలిపి తొమ్మిది కలయికలు కాబట్టి అది 3 కావున n2 వచ్చి 9 ఇక్కడ ఇది సుష్ట అందువలన మీరు ఏమి రాస్తున్నారు అంటే 1 1 బై 3కానీ ఇక్కడ అది సుష్ట కాదు కనుక అది వచ్చి r d ఇంటూ2d ఇంటూ r d d ఇంటూ r d ఇంటూ 2 d ఎందువలన అంటే మనకి దీని మీద b3 or b23 కావాలి కాబట్టి మరియు దీని ఉత్పత్తి సమానం కనుక టు ది పవర్ 19 దీనిని సరళీకృతం చేసిన తర్వాత అది వచ్చి 13 23 19 కాబట్టి ఆ విషయంలో అది ఎంత వస్తుంది అంటే 0 006713 0 123 19 ఎందువలన అంటే 2 ఇంటూ 2 4 అందుకే విడిగా 19 తీసుకున్నాము అందువలన DSB వచ్చి 0 0473 మీటర్లు ఇప్పుడు మీరు Deq లెక్కించాలి అంటే అన్ని రకములైన కలయికలను మీరు తీసుకోవాలి సరేనా ఇక్కడ కూడా 3 కండక్టర్లు కనుక 3 3 9 అంటే అన్ని అవకాశాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి Deq da1b1 మీ అవగాహన కోసం ప్రతిదీ ఇక్కడ తయారు చేయబడింది da1b2 da1b3 తర్వాత మీరు కొనసాగించండి a2 da2b1 da2b2 da2b3 ఆ తర్వాత మీరు a3 da3b1 da3b2 da3b3 టు ద పవర్ 1 బై 9 కనుక అన్ని దూరాలను అనగా d1 మీరు లెక్కించండి b1 ఎంత అనగా 6 1 మీటర్లు ఈ దూరాలన్నింటినీ మీరు దయచేసి నేను ఇక్కడ చేసిన అన్ని ప్రాథమిక విషయాల ద్వారా మీరు సులభంగా లెక్కించవచ్చు కాబట్టి మీరు గణించినట్లయితే ఈ విషయాలన్నింటినీ ఎలా సరిగ్గా చేయాలో నేను గతంలో చూపించాను 1 మీటర్లు da1b2 వచ్చి 6 2 మీటర్లు da1b3 వచ్చి 6 3 మీటర్లు ఇప్పుడు da2b1 వచ్చి ఆరు మీటర్లుda2b2 వచ్చి 6 1మీటర్లు మరియు da2b3 వచ్చి 6 2 మీటర్లు కాబట్టి ఒకసారి మీరు చూసినట్లయితే అదేవిధంగా ఇది నేరుగా ఉంటుంది ఇప్పుడు అదే విధంగా da3b2 ను పరిగణలోకి తీసుకున్నట్లయితే అది వచ్చి da3b2 అంటే మీరు దాన్ని అక్కడ చేస్తారు మరియు ఇది లంబ కోణ త్రిభుజం అవుతుంది వీటన్నింటినీ మీరు లెక్కించండి అదేవిధంగా మళ్లీ da3b1 ఇక్కడ నుంచి ఇక్కడకు లెక్కించండి మరియు అదేవిధంగా మీ da3b1 మరియు da3b3 da3b3 da3b2 da3b1 ఈ మూడింటి విషయంలో 3 లంబకోణ త్రిభుజాలు మీకు వస్తాయి మరియు దాన్నిబట్టి లెక్కించండి కనుక da3b2 వచ్చి 0 08662 6 152 12 అది వచ్చి 6 1506 మీటర్లు అదే విధముగా da3b1 0 08662 6 052 12 6 05606 మీటర్లు మరియు అదే విధంగా da3b3 0 08662 6 252 12 6 2506 మీటర్లు ఇప్పుడు తర్వాత ఈ Deq అనగా అన్ని దూరాలను ఈ వ్యక్తీకరణలో ప్రత్యామ్నాయం చేయండి ఈ సమాచారం అంతా కూడా నేను ప్రతిక్షేపిస్తాను కాబట్టి అన్నీ కూడా టు ది పవర్ 1 బై 9 కి ప్రత్యామ్నాయం చేయడం జరిగింది ఒకవేళ మీరు Deq లెక్కించినట్లయితే అది వచ్చి 6 15 మీటర్లు సరేనా కాబట్టి అది 6 15 మీటర్లు మరియు తర్వాత వచ్చి మీరు పిలవబడిన సమానమైన కాన్ఫిగరేషన్ కి ఆ దూరం వచ్చి DSA మరియు DSB DSA వచ్చి మీకు 0 0406 మీటర్లు వచ్చింది ఇది కండక్టర్ యొక్క వ్యాసార్ధము మరియు బండిల్ కండక్టర్ కు సమానమైనది మూడు కండక్టర్ లు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి మరియు దాని సమాంతరమైన వ్యాసార్థం ఈ గుంపు కోసం వచ్చి 0 040406 మీటర్లు అనగా లైన్ a3 కండక్టర్లు ఈక్విలేటరల్ స్పేసింగ్లో ఉన్నాయి మరియు ఈ క్షితిజ సమాంతర అంతరం అదేవిధంగా మీ DSB వచ్చి 0 0473 మీటర్లకు సమానం కాబట్టి ఈ వైపు ఒకే కండక్టర్ ద్వారా ప్రాతినిధ్యం వహించవచ్చు దాని వ్యాసార్థం వచ్చి 0 0473 మీటర్లు మరియు ఆ రెండింటి మధ్య దూరం వచ్చి DeqDeq అనేది లెక్కించడం జరిగింది అది వచ్చి Deq 6 కాబట్టి ఇది సమానమైన 6 15 మీటర్లు ఇదిసమానమైన కాన్ఫిగరేషన్ ఇప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది మనం బండిల్ కండక్టర్ ఉపయోగించినప్పటికీ దాని వ్యాసార్థం వచ్చి చాలా ఉంది ఒక వేళ దాని వ్యాసార్థం వచ్చి 0 67 మీటర్లుగా తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ దానిని 0 గా చూడవచ్చు ఈ విషయం మీరు పిలవబడిన 0 0 6 7 మరియు దాని వ్యాసార్థం 0 4 పెంచబడింది కాకపోతే సమానమైన విషయానికి మనం దీనిని ఉపయోగిస్తున్నారు ఎందువలన అంటే దీని వలన మనకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీకు ఒక ప్రశ్న ఉందిఈ రకమైన సింగిల్ కండక్టర్ కాన్ఫిగరేషన్ చేయడానికి ప్రయోజనాలు ఏమిటి కాబట్టి ఇది రెండు సింగిల్ కండక్టర్ వలె సమానమైన కాన్ఫిగరేషన్ కనుక సమీకరణం 7 ను వర్తింప చేసినట్లయితే మీకు CAB 0ln DrArB ఆ సమీకరణంలో π0 Dr1r2ఇచ్చేశారు నేను సరిగా గుర్తు చేసుకున్నట్లయితే అది ఫరాడ్ పర్ మీటర్ మీరు వెనుకకు వెళ్లి సమీకరణం 7 ని చూడండి మరియు దానిని ఇలా తీసుకోవచ్చు కాబట్టి d ను ప్రత్యామ్న్యాయం చేయండిd కి బదులు దానిని నేను Deq గా చేశాను కనుక ఇది మరియు ϵ0వచ్చి 8 85410 12 ln మీ 6 15 డివైడెడ్ బై rA rArBఅది ప్రాథమికంగా DSA DSB ఇది సమీకరణం కాబట్టి ఇక్కడ ఏ గందరగోళం ఉండకూడదు ఈ సమీకరణం 7 ను ఎలా రాయవచ్చు అంటే CAB 0ln DeqDSADSBఈ విధంగా దీనిని రాయవచ్చు అందువలన ఇది యదార్ధంగా వచ్చి సమానమైన rA మరియు rB ఇది ఇక్కడ నుండి దీనిని నేను ఎలా రాస్తున్నానంటే సమానమైన rA మరియు rB అనగా ఇది ఏమిటి అంటే DSAమరియు DSB కాబట్టి దీనిని మీరు చేసినట్లయితే ఇది వచ్చి 0 00562 మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ కనుక ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను వీటన్నింటిలోనూ అన్ని దూరాలను లెక్కించే విషయంలో జాగ్రత్తగా చేయవలెను తరువాతది చిత్రం 15 లో చూపించిన విధంగా లైన్ యొక్క కెపాసిటెన్స్ ను కనుగొనడంఇదే చిత్రం 15 సరేనా ప్రతి ఉప కండక్టర్ యొక్క వ్యాసార్థం వచ్చి ఒక సెంటీమీటరు కనుక a b c aa1 bb1 cc1 అనగా ప్రతి పేజ్ లో రెండు కండక్టర్లు ఉన్నట్టు మరియు సమాంతర అంతరం మరియు ఈ రెండు కండక్టర్ ల మధ్య దూరం వచ్చి 0 6 మీటర్లు కాబట్టి ఏ రెండు కండక్టర్ ల మధ్య దూరం అనగా a1b1 లేక b1c1 మధ్య దూరం వచ్చి ఆరు మీటర్లు ఈ విషయాలన్నీ కూడా ఇచ్చేశారు కనుక మీరు కనుగొనాల్సిoది లైన్ యొక్క కెపాసిటెన్స్ కాబట్టి r అనేది ఇచ్చేశారు అది దేనికి సమానం అంటే ఒక సెంటీమీటరు అనగా 0 0 01మీటర్లు Ds ను మీరు సులభంగా లెక్కించవచ్చు 12 వచ్చి దేనికి సమానం అంటే 0 07746 మీటర్లు Deq వచ్చి 13 ఇప్పుడు మీకు ab bc ca Dab Dbc Dca లను ఎలా లెక్కించాలో తెలుసు కనుక అది వచ్చి Dab dab dab1 da1b1 da1b 14 dab 6 మీటర్లుda1b1 6 మీటర్లుdab1 ని ఎలా లెక్కించవచ్చు అంటే 62your 0 కాబట్టి అన్నీ దూరాలను మీరు లెక్కించిన తర్వాత మీకు అవి ఎంత వచ్చాయి అంటే dab1 మరియు da1b 6 03 మీటర్లు ఇది కూడా సమానమే అనగా 6 03 మీటర్లు dac da1c1 12 మీటర్లు మరియు dac1 da1c 1220 015 మీటర్లు ఈ కాన్ఫిగరేషన్ నుంచి మీరు అన్నీ లెక్కించవచ్చు అందువలన మీరు Dab లెక్కించినట్లయితే అది వచ్చి 6 015 మీటర్లు మరియు D అనేది సమాంతరం నుంచి Dab Dbc కాబట్టి అది సమానం 015 మీటర్లు కావున మీరు కనుగొనాల్సిoది వచ్చి Dca అనగా dac dac1 da1c da1c1 టు ద పవర్ 1 బై 4 అన్ని కలయికలు నేను మీకు చెప్పాను ఒకటి లోపల ఉంది అన్ని కలయికలను పవర్ 1 బై 4 కనుగొనండి ఎందువలన అంటే ప్రతి ఈ పేజ్ లో రెండు కండక్టర్ లు ఉన్నాయి కాబట్టి కనుక వాటి పరస్పర దూరాలను మీరు పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి వాటి మధ్య కలయిక వచ్చి 2 ఇన్ టూ 2 4కనుక అది 1 బై 4 ఈ అన్ని దూరాలను మీరు ప్రత్యామ్న్యాయం చేసినట్లయితే మీకు ఏమి వస్తుంది అంటే 12 0075 మీటర్లు అందువలన Deq నేరుగా వచ్చి ఆ సూత్రం ఇంతకు మునుపే Dab Dbc Dca 13 అది వచ్చి 7 573 మీటర్లు తరువాత సమీకరణం 34 వర్తింప చేయండి మీకు Can 0 0242 log DeqDs మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ సమానంగా వస్తుంది Deq మరియు Dsలను ప్రత్యామ్నాయం చేయండి అది మీరు సాధిస్తే మీకు ఏమి వస్తుంది అంటే 0 01216 మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ నేను చూపించిన వివిధ సమస్యలకు మీరు పరిష్కారం కనుగొనండి మరియు ఇంకొకటి అది అంత కష్టమైనదేమీ కాదుకానీ చాలా సులభంగా ఉంటుంది ఫిగర్ 16 లో చూపిన విధంగా అన్ ట్రాన్స్పోజ్డ్ 3 ఫేజ్ లైన్ యొక్క కండక్టర్ 'a' యొక్క మీటర్ పొడవుకు ఛార్జ్ విలువ కోసం వ్యక్తీకరణను పొందుతుంది నేను మీకు చిత్రం 16 చూపిస్తాను అనువర్తిత వోల్టేజ్ అనేది సమతుల్య 3 ఫేజ్ అంతేకాక ఫేజ్ a యొక్క ఛార్జింగ్ కరెంటును కనుగొనండి కాబట్టి ఫిగర్ 16 లో చూపిన విధంగా అన్ ట్రాన్స్పోజ్డ్ 3 ఫేజ్ లైన్ యొక్క కండక్టర్ 'ఎ' యొక్క మీటర్ పొడవుకు ఛార్జ్ విలువ కోసం మీరు వ్యక్తీకరణను పొందాలి అనువర్తిత వోల్టేజ్ అనేది సమతుల్య 3 ఫేజ్ అంతేకాక ఫేజ్ a యొక్క ఛార్జింగ్ కరెంటును కనుగొనాలి సరేనా కాబట్టి ఇది క్షితిజ సమాంతర కాన్ఫిగరేషన్ మరియు ప్రతి కండక్టర్ యొక్క వ్యాసార్థం వచ్చి r మరియు a b c దూరాలు వచ్చి D మీ ఫేజ్ కండక్టర్ల మధ్య దూరం వచ్చి d కనుక ఇంతకుముందు మీరు Vbc Vca మరియు Vab లైన్ టు లైన్ వోల్టేజ్ లను చూశారు కాబట్టి ఇవన్నీ మనం చూసాము మరియు దాన్నిబట్టి మనం ఏమి చూశాము అంటే Vab Vac 3 Van దీనిని మనం రుజువు చేసినప్పుడు ఆ సమయంలో మనం ఏ చిత్రము చూడలేదుఇక్కడ ఇది మీ Vbc b అనేది కొన ఎందువలన అంటే ఈ Vbc బాణం అనేది bc కోసం ఉంది మరియు అదే విధంగా Vab కనుక ఇది Vab అంటే సమాంతరం గా ఉంది అని Vab a అనేది కొన మరియు ఇది వచ్చి Vca Vca c అనేది ఇక్కడ ఉంది Vca కావున ఇది ఎప్పుడైతే సమతుల్య వ్యవస్థ అవుతుందో అప్పుడు న్యూట్రల్ అనేది ఇక్కడ ఉంటుంది అందువలన మీరు ఈ అన్ని విషయాలను కలిపి చూస్తే ఇది Van ఇది Vbn మరియు ఇది Vcn కాబట్టి ఈ Van Vbn Vcn లను ఇక్కడ ఉంచండి Van ఇది VanVbn ఇది VbnVcn ఇది Vcn ఈ విధంగా మీరు మీ ఫేజార్ చిత్రమును తయారు చేసుకోవచ్చు అంటే ఒకవేళ Van అనేది సూచన అయినట్లయితే తరువాత Van V3కోణం సున్నా డిగ్రీలు ఎందువలన అంటే Vab మ్యాగ్నెట్యూడ్ |Vab | మ్యాగ్నెట్యూడ్ |Vbc | మ్యాగ్నెట్యూడ్ |Vca | V లైన్ టు లైన్ ఓల్టేజ్ మ్యాగ్నెట్యూడ్ అందువలన నా Van వచ్చి V3కోణం సున్నా డిగ్రీలు ఎందువలన అంటే మీరు Van అనేది సూచన గా తీసుకున్నారు కాబట్టి అందువలన మీ Vab వచ్చి V∟300 డిగ్రీలు అందువలన Vab అనేది యదార్ధంగా Van కు 30 డిగ్రీలు లీడింగ్ తో ఉంటుంది కనుక Vab V∟30 డిగ్రీలుVab విషయంలో అది లైన్ టు లైన్ ఓల్టేజ్ మరియు అది Van కు 30 డిగ్రీలు లీడింగ్ తో ఉంటుంది కాబట్టి Vab V∟300 డిగ్రీలు అదేవిధంగా Vbc అది యదార్ధంగా Van నుంచి వచ్చింది మరియు అది 90 డిగ్రీలు వెనుకబడి ఉంది అందువలన Vbc అనేది దాని లైన్ టు లైన్ ఓల్టేజ్ కు సమానం కాబట్టి ఇక్కడ 3అనే ప్రశ్నే లేదు ఇక్కడ Vbc V∟ 90 డిగ్రీలు ఎందువలన అంటే అది వెనుకబడి ఉంది కాబట్టి మరియు అదే విధముగా Vca V∟150 డిగ్రీలు అనగా ఇది వచ్చి Vca వచ్చి Vab మరియు Vca మధ్యలో ఉంది కనుక 1200 300 కాబట్టి 150 డిగ్రీలు ఆ Vca అనేది Van తో 150 డిగ్రీల లీడింగ్ లో ఉందిఅందువలన మనం ఏమి రాశాము అంటే Vca V∟150 డిగ్రీలు అదేవిధంగా మీ Vac వచ్చి V∟ 30 డిగ్రీలు కనుక మీకు V కావాలనుకుంటే అది ca ఎందువలన అంటే ఇవి కావాలి కాబట్టి Vac వచ్చి V∟ 300 డిగ్రీలు కారణం సులభం ఒకవేళ ఇది మీ Van అయితే ఇది మీ లైన్ టు లైన్ ఓల్టేజ్ అనగా Vca అవుతుంది మరియు ఇది వచ్చి మీ Vbc ఇప్పుడు ఇది వేరే విధంగా చేసినట్లయితే అది Vca కనుక అది Vac కేవలం ac అనేది 180 డిగ్రీలు అనగా ఈ కోణం వచ్చి 30 డిగ్రీలు సరేనా అంటే మీ Vac వచ్చి Van తో 30 డిగ్రీలు వెనుకబడి ఉంది అని అందువలన Vac అనేది లైన్ టు లైన్ వోల్టేజ్ మరియు అది వచ్చి దేనికి సమానం అంటే V∟ 30 అందువలన మనమేం తీసుకున్నాము అంటే Vac V∟ 30 డిగ్రీలు కాబట్టి ఇది మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను ధన్యవాదాలు తిరిగి ఉపన్యాసం 15 లో కలుద్దాం